అందరికీ నమస్కారం డీబగ్గింగ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఈ చిన్న డెమోలో డీబగ్గింగ్లో కొన్ని నిర్దిష్ట ఫీచర్లు మరియు డీబగ్గర్లతో విషయాలు ఎలా పని చేస్తాయో మేము మీకు చూపించాలనుకుంటున్నాము మేము ప్రధాన సంఖ్యలను చూస్తున్న ఈ ప్రోగ్రామ్కి తిరిగి వెళ్తాము గుర్తుంచుకోవడానికి మేము 2 మరియు 3 ని ప్రైమ్ నంబర్స్ గా ప్రకటిస్తాము మరియు ఇతర ప్రైమ్ నంబర్స్ కోసం మేము చర్చించిన ఈ చిన్న తర్కం ఆధారంగా వాస్తవానికి వెళ్లి మూల్యాంకనం చేస్తాము p నెంబర్ కోసం మేము దాని కంటే తక్కువ ఉన్న అన్ని ప్రైమ్ నంబర్స్ ను తనిఖీ చేయబోతున్నాము మరియు అది వాటిలో ఒకదానితో డివిజిబుల్ అయితే అది కాంపోజిట్ అని మేము ప్రకటిస్తాము లేకుంటే అన్ని ప్రైమ్ నంబర్స్ ను చెక్ చేసే ముగింపులో నెంబర్ అన్నింటితో ఇప్పటికీ డివిజిబుల్ కాకపోతే p అనేది ప్రైమ్ అని చెబుతాము కాబట్టి ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ కి మారండి మేము ఈ ప్రోగ్రామ్ను ఇంతకు ముందు చూసాము మేము కలిగి ఉన్న ఏకైక మార్పు ఏమిటంటే మేము N 10గా నిర్వచించాము తద్వారా ఏమి జరుగుతుందో మనం త్వరగా చూడవచ్చు ఈ డీబగ్గింగ్లోని ఒక అంశం ఏమిటంటే ప్రోగ్రామ్లో చిన్న లోపం ఉంటే దానిని మనం ఎలా కనుగొంటాము మేము ఎప్పుడైనా వెళ్లి ప్రోగ్రామ్ను చాలాసార్లు అమలు చేయగలము లేదా మేము printf స్టేట్మెంట్లను బహుళ స్థానాల్లో ఉంచగలము మరియు ట్రాక్ చేయగలము కానీ అలా చేయడం ఉత్తమం కాదు కాబట్టి ప్రోగ్రామ్లు చాలా పెద్దవిగా మారుతుంది అప్పుడు printf లు చాలా ఇబ్బంది గా ఉంటాయి దీనికి బదులుగా అనేక ID లు dev Cతో సహా డీబగ్గింగ్ కోసం చాలా మంచి మెకానిజం ని ఇస్తాయి మరియు మేము చేయబోయేది అదే కాబట్టి మనకు డీబగ్గర్ ఉన్నప్పుడు మనం చేయబోయే రెండు విషయాలు ఉన్నాయి మేము చేయబోయే మొదటి విషయం బ్రేక్ పాయింట్స్ అని పిలువబడే సరిహద్దు సెట్ సాధారణంగా మీ ప్రోగ్రామ్ లైన్ నంబర్ 6 వద్ద రన్ చేయడం ప్రారంభిస్తుంది ఇది లైన్ నెంబర్ 27 వరకు రన్ అవుతుంది మరియు మీరు దానిలో దేనినీ చూడలేరు మీరు ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్లు మాత్రమే చూస్తారు మరియు మీరు తుది ఫలితాన్ని చూడాలి అయితే ఈ లైన్స్ యొక్క ప్రతి ప్రభావం ఏమిటో మేము చూడాలనుకుంటే మేము సింగిల్ స్టెప్పింగ్ చేస్తాము మరియు మేము ఒక సమయంలో ఒక లైన్ తీసుకొని ఈ లైన్స్ యొక్క ప్రతి ప్రభావాన్ని చూపగలము మరియు మేము బ్రేక్ పాయింట్ అని పిలవబడే దాన్ని కూడా సెటప్ చేస్తాము తద్వారా బ్రేక్ పాయింట్ వరకు విషయాలు ఎలా నడుస్తాయో మేము చూడగలము కాబట్టి మేము వాటిని ఉదహరిస్తాము కాబట్టి మేము ఏమి చేయబోతున్నాము అంటే మేము F4 కీ ని నొక్కడం ద్వారా లైన్ నంబర్ 8 వద్ద బ్రేక్ పాయింట్ను సెటప్ చేయబోతున్నాము మేము దానిని నొక్కిన వెంటనే ఆ లైన్ బ్యాక్గ్రౌండ్ ఎరుపు రంగులోకి మారుతుంది మరియు లైన్ నంబర్ 8పై చిన్న టిక్ మార్క్ కూడా ఉంది మేము లైన్ నంబర్ 12పై బ్రేక్ పాయింట్ని కూడా సెటప్ చేయబోతున్నాము కాబట్టి మేము 8 మరియు 12 వద్ద బ్రేక్ పాయింట్లను సెటప్ చేసారు కాబట్టి ఏమి జరగబోతోంది ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు అది అన్ని విధాలుగా నడవదు ముందుగా ఇది లైన్ నంబర్ 8కి ముందు బ్రేక్ అవుతుంది మరియు ఆ తర్వాత మేము ప్రోగ్రామ్ను రన్ చేయడం కొనసాగిస్తే అది లైన్ నంబర్ 12 వద్ద బ్రేక్ అవుతుంది కాబట్టి లైన్ నంబర్ 12 అనేది లూప్ లోపల ఉందని గుర్తుంచుకోండి కాబట్టి అది ప్రతిసారీ బ్రేక్ అవుతుంది ఇది లైన్ నంబర్ 12 వద్ద విలువలను చెక్ చేసే అవకాశాన్ని ఇస్తుంది వాస్తవానికి విలువలను చూడటానికి మనకు కొన్ని ఇతర విషయాలు అవసరం మేము డీబగ్పై క్లిక్ చేయబోతున్నాము తద్వారా డీబగ్గింగ్ ఆన్ చేయబడింది మరియు మేము కొన్ని వేరియబుల్స్లో వాచ్ ఆన్ యాడ్ చేయబోతున్నాము మనము ఆసక్తి కలిగి ఉన్న వేరియబుల్స్ ఏమిటి మేము ప్రైమ్స్ అంటే ఏమిటో చూడాలనుకుంటున్నాము మీరు దానిని చూస్తే కాబట్టి ప్రైమ్లు ఈ అన్ని విలువలను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది ఇది మనకు నిజంగా అక్కరలేదు మరియు మీరు గమనించవలసిన మొదటి విషయం ఇది కాబట్టి ప్రైమ్ల విలువలు ఉన్నాయి మరియు ప్రైమ్లు ప్రారంభించబడనందున మనం ఉన్నామని గుర్తుంచుకోండి మేము ఇంకా ప్రోగ్రామ్ను రన్ చేయలేదు మేము లైన్ నెంబర్ 8లో ఉన్నాము కాబట్టి ప్రైమ్లకు ఏ విలువలు ఉండాలో మాకు తెలియదు మనం p ని కూడా చూద్దాం ఇది మనకు కావలసిన విలువ మేము i ని చూస్తున్నాము ప్రైమ్ ఇండెక్స్ ని చూద్దాం చివరగా isPrime ని కూడా చూద్దాం కాబట్టి మేము ప్రోగ్రామ్ను రన్ చేస్తున్నప్పుడు ఈ విషయాలు ఎలా మారతాయో మేము చూపించాలనుకుంటున్నాము కాబట్టి ఎడమ వైపు చూడండి మీరు అక్కడ ఉన్న ఈ వేరియబుల్స్ అన్నింటిని చూస్తారు ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ప్రస్తుతానికి మేము సింగిల్ స్టెప్ అయిన F7 చేయబోతున్నాము కాబట్టి ఇది ఒక సమయంలో ఒక లైన్ కి మాత్రమే వెళ్తుంది కాబట్టి ఇప్పుడు primes0 అనేది 2 అవుతుంది మరియు primes1 అనేది 3 గా ఉంది కాబట్టి మేము F7ని నొక్కినప్పుడు అది ఒక్కసారి ఒక్క లైన్కి మాత్రమే వెళుతుంది మరియు ఏ లైన్ ని రన్ చేయాలో అది హైలైట్ చేయబడుతుంది ప్రస్తుతానికి లైన్ నెంబర్స్ 8 మరియు 9 రన్ చేయబడ్డాయి 2 మరియు 3 అనేవి ప్రైమ్స్లో మొదటి ఎంట్రీలకు వెళ్లాయి కాబట్టి ఇప్పుడు మేము లైన్ నంబర్ 10 కి వెళ్తాము మేము దానిని రన్ చేస్తాము కాబట్టి ప్రైమ్ ఇండెక్స్ 2 అయింది మేము లొకేషన్ 2 నుండి ప్రైమ్ నంబర్స్ ను పూరించడం ప్రారంభించబోతున్నాము ప్రస్తుతానికి 2 మరియు 3 సరైనవి మేము లొకేషన్ 2 నుంచి ఫిల్లింగ్ ని ప్రారంభించబోతున్నాము ఇప్పుడు విలువ ఎంత p అనేది 5 అవుతుంది మేము 5 అనేది ప్రైమ్ అవుతుందా కాదా అని చెక్ చేయబోతున్నాము ప్రారంభించడానికి ముందు ఇది ప్రైమ్ అవుతుందని మేము ఊహిస్తున్నాము కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్ రన్ చేయడానికి సిద్ధంగా ఉంది మాకు వివిధ విషయాలు ఉన్నాయి 2 మరియు 3 ఇప్పటికే తగిన స్థానంలో ఉన్నాయి మనకు p5 అని తెలుసు మేము 1 నుంచి చెక్ చేయడం ప్రారంభించాలి మరియు అది డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి మరియు అలా అయితే ఈ isPrime మారుతుందో లేదో చూద్దాం మనం ప్రారంభిద్దాం i అనేది 1 గా ఉంది కాబట్టి మొదటిది మేము లైన్ నంబర్ 15 వద్ద ఉన్నాము ఈ సమయంలో p అనేది 5 అవుతుంది కాబట్టి primes1 అనేది 3 అవుతుంది కాబట్టి ఈ లైన్ 53 అనేది 0 అవునా కాదా అని చెక్ చేస్తోంది ఇది 0 కాదు కాబట్టి ఈ లైన్ అమలు చేయబడదు మరియు ప్రైమ్ ఇండెక్స్ ను చూద్దాం ప్రైమ్ ఇండెక్స్ అనేది 2 అయింది i కూడా 2 అవుతుంది కాబట్టి మీరు వెళ్లి ఇది ప్రైమ్ అవునా కాదా అని చెక్ చేయండి ఫ్లాగ్ మారలేదు కాబట్టి 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ మీరు దానిని రికార్డ్ చేయండి కనుక అయితే మేము లైన్ నెంబర్ 19ని పూర్తి చేసిన తర్వాత మీరు దాన్ని చూస్తారు ఈ లొకేషన్ - ఈ 53 అనేది 5కి మారుతుంది మనం ఇప్పుడు దానిని చూడవచ్చు మరియు ప్రైమ్ ఇండెక్స్ 3 అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము తదుపరి బేసి నెంబర్ అంటే 7 ప్రైమ్ అవుతుందా కాదా అని చూడటానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు కొనసాగిద్దాం 7 ప్రైమ్ అవుతుందా కాదా అని చెక్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము వెనుకకు వెళ్లి 7 ప్రైమ్ అని నిర్ధారిస్తాము మరియు మేము 1 నుండి iprime index వరకు చెక్ చేయబోతున్నాము ప్రైమ్ ఇండెక్స్ 3 అవుతుంది కాబట్టి మేము 3 మరియు 5 తో 7 ని చెక్ చేయబోతున్నాము ముందుగా మీరు 3 ని పరిగణించి 7 ని చెక్ చేయండి అది 0 కాదు ఆపై మీరు 5 ని పరిగణించి 7 ని చెక్ చేయండి అది కూడా 0 కాదు కాబట్టి ఈస్ ప్రైమ్ మారదు కాబట్టి ఈస్ ప్రైమ్ 1 వద్ద మిగిలిపోయింది కాబట్టి primesprime index అనేది - మీరు 7 ని రికార్డ్ చేయవచ్చు మీరు ఇక్కడ మార్పును చూస్తారు అది 7 కి మారుతుంది మరియు ప్రైమ్ ఇండెక్స్ 4కి మారుతుంది కాబట్టి మేము తదుపరి ప్రైమ్ నెంబర్ ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు మేము 9 ని చెక్ చేస్తున్నాము ప్రారంభించడానికి ముందు 9 ప్రైమ్ అవుతుందని మేము అనుకుంటాము అప్పుడు మేము 3 నుంచి 7 వరకు ఉన్న అన్ని నెంబర్ లను చెక్ చేయబోతున్నాము మేము 9 కి వ్యతిరేకంగా చెక్ చేయబోతున్నాము p primesi0 అయితే కాబట్టి 93 నిజానికి 0 అవుతుంది కాబట్టి ఇది మొదటిసారి ఈ లైన్ అమలు చేయబడింది కాబట్టి isPrime అనేది 0 అయింది మేము ముందుగా చెప్పినట్లు మేము 5 మరియు 7 కి వ్యతిరేకంగా ఇప్పటికీ చెక్ చేస్తున్నాము కాబట్టి మేము 5కి వ్యతిరేకంగా చెక్ చేస్తాము అప్పుడు మేము 7 కి వ్యతిరేకంగా చెక్ చేస్తాము ప్రధాన విషయం ఏమిటంటే ఈ సమయంలో isPrime అనేది 0 అవుతుంది కాబట్టి isPrime అనేది 0 అయినందున 18 నుంచి 20 వరకు ఉన్న ఈ కోడ్ బ్లాక్ రన్ చేయబడదు మేము ఇప్పుడు వెళ్లి తదుపరి నెంబర్ ను చెక్ చేయబోతున్నాము p అనేది 11 అవుతుంది కాబట్టి 11 నిజానికి 10 కంటే పెద్దది కాబట్టి ఈ సమయంలో మీరు ఈ లూప్ నుంచి 12 నుంచి 22 వరకు ఎగ్జిట్ అవుతారు ఇప్పుడు అన్ని ప్రైమ్ నంబర్స్ ను ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ప్రైమ్ ఇండెక్స్ 4 అని చూడవచ్చు అంటే 0th లొకేషన్ నుండి 3rd లొకేషన్ వరకు మొదటి నాలుగు ఎంట్రీలు చెల్లుబాటు అయ్యే ప్రైమ్ నంబర్స్ ను కలిగి ఉంటాయి కాబట్టి మేము చేయబోయేది అదే మనం ప్రైమ్ నంబర్స్ ను చెక్ చేయవచ్చు మరియు ప్రింట్ చేయవచ్చు కాబట్టి ప్రింట్ 2 ప్రింట్ 3 ప్రింట్ 5 ప్రింట్ 7 మరియు మేము పూర్తి చేసాము ఈ సమయంలో మేము పూర్తి చేసాము మనం వెళ్లి దీనిని పరిశీలిస్తే మనకు ఇప్పటికే 2 3 5 మరియు 7 ప్రింట్ చేయబడి ఉన్నాయి ఇది ముగిసిన తర్వాత మీరు అమలు ను నిలిపివేయవచ్చు కాబట్టి ఈ ప్రోగ్రామ్ నిజానికి సరైనది మేము ఎగ్జిక్యూషన్ మరియు మొదలైనవాటిని ఆపగలను మీరు నిజంగా చూస్తున్నది ఈ బ్రేక్ పాయింట్ ద్వారా నిర్దిష్ట లైన్ నుండి ప్రారంభించే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి ఈ బ్రేక్ పాయింట్స్ 8 మరియు 12 అని చెప్పుకుందాం మేము 8కి ప్రారంభిస్తే మధ్యలో ఉన్న లైన్స్ ను ఎక్సిక్యూట్ చేయకుండా 12 వరకు రన్ అవ్వడానికి ఇది మనకు అవకాశాన్ని ఇస్తుంది మేము సింగిల్ స్టెప్ చేసినప్పటికీ మేము ప్రతి ఒక్క స్టేట్మెంట్ను మరియు అది ఎలా ఎక్సిక్యూట్ చేయబడుతుందో చూపించాము మీరు నిజంగా అలా చేయవలసిన అవసరం లేదు కాబట్టి మేము దానిని త్వరగా ప్రదర్శిస్తాము మేము ఇప్పుడు మరో డీబగ్ని రన్ చేయబోతున్నాము మళ్ళీ మేము ఈ విషయాలన్నింటినీ చూస్తున్నాము మీరు ఈ ప్రైమ్ నంబర్స్ మొదలైనవన్నీ చెల్లవని చూడవచ్చు మేము ప్రోగ్రామ్ని రన్ చేయడం ప్రారంభించాము కాబట్టి primes0 అనేది 2 అవుతుంది అప్పుడు మేము కంటిన్యూ ని నొక్కగలము అది మనల్ని తదుపరి బ్రేక్ పాయింట్కి తీసుకెళ్తుంది కాబట్టి ఈ సమయంలో ఈ స్టెప్స్ ల్లో ప్రతి ఒక్కటి చూపకుండా నేరుగా లైన్ నంబర్ 8 నుండి 12 వరకు వెళ్లింది ఇప్పుడు తదుపరి బ్రేక్ పాయింట్ 12 వద్ద ఉంది మరియు ఇది లైన్ నంబర్ 11 నుండి 22 వరకు లూప్ లోపల ఉంది కాబట్టి మేము కంటిన్యూ పై క్లిక్ చేస్తే మేము లూప్కు అవసరమైన ప్రతిదాన్ని చేస్తాము మరియు p కూడా మారుతున్నప్పుడు తదుపరిసారి వెళ్తాము కాబట్టి p అనేది 7కి మారుతుంది మీరు ఎడమ వైపు చూడవచ్చు p అనేది 7కి మారుతుంది p అనేది 9 మరియు మొదలైన వాటికి మారుతుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు అన్ని పనులు పూర్తయ్యాయి అది కాదు పని పూర్తి కాలేదు అని కాదు పని పూర్తయింది కానీ మీరు లైన్ నంబర్ 12 వద్ద వేచి ఉన్నారు మరియు ఏమి జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ప్రైమ్ అనేది మీరు ఇంకా 9 కోసం చెక్ చేస్తున్నారు మరియు మొత్తం ఇప్పుడు పూర్తయింది మీరు వెళ్లి ప్రోగ్రామ్ రన్ చేయబడిందని చూడవచ్చు మేము ప్రోగ్రామ్ ముగిసే వరకు మనకు రన్ చేశాము కాబట్టి ఈ సమయంలో మీరు ఎగ్జిక్యూషన్ ను నిలిపివేయవచ్చు మరియు 2 3 నుండి 7 వరకు ఉన్న అన్ని విలువలు ఇప్పటికే ప్రైమ్స్ అర్రే లో ఉన్నాయి మీరు వివిధ ప్రోగ్రామ్లను డీబగ్గింగ్ చేయడానికి డీబగ్గర్ని ఉపయోగించవచ్చు ఇది చాలా ప్రభావవంతమైన టూల్ మీరు ఈ డీబగ్గింగ్ని అలవాటు చేసుకోవాలని మేము సూచిస్తున్నాము తద్వారా మీరు వెళ్లి ఎడమ వైపున ఉన్న మీ హోమ్ వర్క్లను చేసే ముందు అన్ని ప్రోగ్రామ్లను ఒకసారి చెక్ చేసుకోవచ్చు మరియు ఇది చాలా ఉపయోగకరమైన యుటిలిటీ కాబట్టి మేము దీన్ని ఎక్కువగా నొక్కి చెప్పలేము డీబగ్గర్ ఎలా ఉపయోగించబడుతుందో మీకు మంచి అవగాహన వస్తుంది మీరు పూర్తి డీబగ్గింగ్ స్టేట్మెంట్లను ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు బదులుగా డీబగ్గర్ను సమర్థవంతంగా ఉపయోగించండి కాబట్టి మీరు ఏ వేరియబుల్స్ ని చూడాలనుకుంటున్నారు మరియు మీ బ్రేక్ పాయింట్లను ఎక్కడ సెట్ చేయాలో కనుగొనడంలో కీలకమైన ట్రిక్ ఉంటుంది కాబట్టి ఇది మనకు ముందుగానే తెలుసు కాబట్టి మేము లైన్ నంబర్ 12 మరియు లైన్ నంబర్ 8 వద్ద బ్రేక్ పాయింట్లను సెట్ చేసాము కానీ మీరు బ్రేక్ పాయింట్లను ఎక్కడ సెట్ చేస్తున్నారో మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి లైన్ వద్ద బ్రేక్ పాయింట్లు సెట్ చేయడం సమంజసం కాదు